ప్రాగ్మాటిక్ టైపోలాజీ అందరికీ నమస్కారం నా ఎన్పిటిఇఎల్ కోర్సు అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ విధానం యొక్క ఈ సమావేశంకు స్వాగతం మనం వివిధ భాషా విభాగంలకు సంబంధించిన టైపోలాజికల్ చర్చల ముగింపులో ఉన్నాము మేము లెక్సికల్ టైపోలాజీ మోర్ఫోలాజికల్ టైపోలాజీ సింటాక్టిక్ టైపోలాజీ ఫోనెటిక్ టైపోలాజీ మరియు సెమాంటిక్ టైపోలాజీ పై వివరణాత్మక చర్చను కలిగి ఉన్నాము మనం వివిధ సమస్యలు వివిధ సవాళ్లు వివిధ పద్ధతులపై చాలా చర్చలు చేసాము మరియు ఈ విభాగం నిర్దిష్ట చర్చ యొక్క చివరి దశ ప్రాగ్మాటిక్ టైపోలాజీ కాబట్టి ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ అనేది సాపేక్షంగా కొత్త విభాగం ఇది భాషాశాస్త్రం యొక్క కొత్త విభాగం ఇది యువ రంగం కాబట్టి పరిచయం మొదట స్లైడ్లు ఆపై పరిచయ అంశాలు చుద్దాము ఆ పై మనం ప్రాగ్మాటిక్స్ టైపోలాజికల్ చర్చలలోకి వెళ్లవచ్చు కాబట్టి ఇది ప్రాగ్మాటిక్స్సత్తా మరియు సంభాషణ నిర్మాణాల యొక్క టోపోలాజీలతో వ్యవహరించే సాపేక్షంగా కొత్త రంగం కోర్సు ప్రారంభంలో మీరు దీన్ని సరిగ్గా గుర్తుంచుకుంటే భాషాశాస్త్రం యొక్క అధికారిక మరియు క్రియాత్మక అంశాలపై నేను సమాన శ్రద్ధ వహిస్తానని పేర్కొన్నాను టైపోలాజికల్ విధానం సమానంముగా పరిగణించబడకపోతే అప్పుడు నా దృష్టి దాని యొక్క ఫంక్షనల్ లేదా డిస్క్రిప్టివ్ వైపు వెళ్తుంది కానీ సింటాక్టిక్ టైపోలాజీ విభాగంలో మేము అధికారిక వాక్యనిర్మాణంపై రెండు చర్చలు చేసాము కాబట్టి భాషాశాస్త్రం యొక్క అవగాహన చర్చను ఒక బహుళ విభాగ రంగం మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రాగ్మాటిక్స్ అనేది నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను ప్రాగ్మాటిక్స్ ప్రాథమికంగా భాషాశాస్త్రం యొక్క ఉపన్యాస కేంద్రంగా ఉంటుంది అంటే ఇక్కడ ప్రాగ్మాటిక్స్ ద్వారా మనం భాష అసలు అర్థంలో ఎలా ఉపయోగించబడిందో అది మాట్లాడినా లేదా వ్రాసినా ఉపన్యాసంలో ఎలా ఉపయోగించబడుతుందో చూద్దాం మళ్ళీ నా దృష్టి దానిలోని మాట్లాడే భాగంపై ఉంటుంది కానీ అదే సమయంలో ప్రజలు కూడా తగినంత పరిశోధన మరియు వ్రాత రూపంలోని ఉపన్యాస ప్రాగ్మాటిక్స్ కలిగి ఉన్నారు కాబట్టి మనం వ్రాసిన అంశంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు మా దృష్టి మాట్లాడే రూపంపై ఉంటుంది మరియు ప్రాగ్మాటిక్స్ యొక్క మాట్లాడే ఉపన్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది ప్రాగ్మాటిక్స్ యొక్క టైపోలాజీతో వ్యవహరించే సాపేక్షంగా కొత్త రంగం అని నేను చెప్పాలనుకుంటున్నాను ప్రాగ్మాటిక్స్ ఏమిటి మాట్లాడే ఉపన్యాసం ప్రాగ్మాటిక్స్ మరియు ప్రధానంగా ఇది సంభాషణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది చాలా మంది కొత్త భాషావేత్తలు పరస్పర భాషాశాస్త్రం అనే పదాన్ని కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రాగ్మాటిక్స్ అనేది సంభాషణా నిర్మాణాన్ని కలిగి ఉన్న పరస్పర భాషాశాస్త్రంలో ఒక భాగం ఇది భాషా వినియోగంపై దృష్టి పెడుతుంది మరియు వాటిని రూపొందించే సూత్రాలపై దృష్టి పెడుతుంది కాబట్టి దాని క్రియాత్మక అంశాన్ని మనం విస్మరించలేము ఇది భాషాశాస్త్రం యొక్క ఫంక్షనల్ విభాగం లో స్థిరముగా ఉండి పోయింది కాబట్టి మీరు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన రెండు ప్రధాన విషయాలు మొదటది సంభాషణ నిర్మాణాన్ని చర్చిస్తుంది మరియు ఇది భాష ఉపయోగం వాటిని రూపొందించే సూత్రాలను చర్చిస్తుంది మరియు చాలా మంది పరిశోధకులు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ అనేది ప్రధానంగా వైరుధ్యమైన ప్రాగ్మాటిక్స్కి చెందిన భాగమని కూడా చెబుతారు మరియు ఇది కనీసం 30 సంవత్సరాల క్రితంది 1983 చలనచిత్రం లేదా 1984 అలా చెబుతున్నాను ఈ రెండు రచనలు ఈ విభాగంలో చాలా ముఖ్యమైనవి మరియు ఇది క్రాస్లింగ్విస్టిక్ ప్రాగ్మాటిక్స్ దృగ్విషయాల అధ్యాయం యొక్క సంప్రదాయం మరియు ముఖ్యమైన ఇటీవలి ప్రయోజనం సంభాషణ పరస్పర చర్య యొక్క క్రమబద్ధమైన మరియు సంభాషణ పరస్పర చర్య యొక్క వివరణాత్మక పోలిక కాబట్టి నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఇది పరస్పర భాషాశాస్త్రం యొక్క విభాగంలో ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి రెండు విషయాలు ఒకటి వైరుధ్యమైన ప్రాగ్మాటిక్స్ మరొకటి క్రాస్ లింగ్విస్టిక్ ప్రాగ్మాటిక్స్ దృగ్విషయాలు ఈ రెండింటి ని మీరు గుర్తుంచుకోవాలి క్రాస్ లింగ్విస్టిక్ ప్రాగ్మాటిక్స్ దృగ్విషయాల అధ్యాయం ఇదంతా ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ గురించి తెలియజేస్తుంది మనం వైరుధ్యమైన ప్రాగ్మాటిక్స్ ను చెప్పబోతున్నాను కాబట్టి అది ఏమిటి మీరు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ అభివృద్ధికి ఖచ్చితంగా కారణం ఏమిటో ఆలోచించినప్పుడు ఈ రెండు మీరు అర్థం చేసుకోవలసిన ప్రధాన విషయాలు క్రాస్ లింగ్విస్టిక్ ప్రాగ్మాటిక్ దృగ్విషయం మరియు ఈ విభాగంలో ఇటీవలి పురోగతిలో సంభాషణ పరస్పర చర్య యొక్క వివరణాత్మక పోలిక అయితే ఈ మధ్య కాలంలో భాషాభిమానులు ఏమి ప్రయత్నిస్తున్నారు సంభాషణ డేటా ఆధారంగా చాలా రిపోజిటరీ లేదా చాలా కార్పస్ సృష్టించబడ్డాయి ఈ సంభాషణ డేటా యొక్క రికార్డింగ్ మరియు వారు దానిని మరింత వివరంగా క్రమపద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది చాలా చిన్నది కాని ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ యొక్క క్రమబద్ధీకరించబడిన క్షేత్రంకు దారితీసింది మీరు ఈ ప్రత్యేక శాఖను భాషాశాస్త్రం యొక్క ఇతర విభాగంలతో పోల్చినట్లయితే ఇది చాలా చిన్నది కాదు ఇది సాపేక్షముగా ఇది కొత్త రంగం అయినప్పటికీ ఇది చాలా శ్రద్ధను పొందుతోంది ఎందుకంటే అది వ్యవహరించే స్వభావం కారణంగా ఇది చాలా దృష్టిని ఆకర్షిస్తోంది దాని స్వభావం ఏమిటి భాషా వినియోగం మరియు వాటిని రూపొందించే సూత్రాలపై దృష్టి సారించే విభాగంగా ప్రాగ్మాటిక్స్ యొక్క స్వభావం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి ఇది ఉపన్యాసంలో ఎలా ఉపయోగించబడుతుందో మనం కనుగొనాలి మరియు రెండవది అది రూపొందించే వివిధ సూత్రాలు కాబట్టి ఇది భాష వినియోగం ఖచ్చితంగా యాదృచ్ఛికంగా ఉంటుంది చాలా విషయాలు క్రమబద్ధీకరించబడినప్పటికీ చాలా విషయాలు సహజ భాషలో క్రమబద్ధీకరించబడినప్పటికీ మనం ప్రతిదీ క్రమబద్ధీకరించిన పద్ధతిలో ఉంచలేము కానీ ఇప్పటికీ నిర్దిష్ట యాదృచ్ఛికత ఉంది మరియు ఈ యాదృచ్ఛికత ఈ చిన్న మొత్తంలో యాదృచ్ఛికతను పక్కన పెడితే సహజ భాషలో చాలా విషయాలు వాస్తవానికి క్రమబద్ధీకరించబడ్డాయి కాబట్టి భాష యొక్క ఈ క్రమబద్ధీకరించబడిన విభాగం ఇది భాషా వినియోగం యొక్క క్రమబద్దీకరించబడిన ప్రక్రియ కొన్ని సూత్రాల ద్వారా రూపొందించబడింది కాబట్టి ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ యొక్క లక్ష్యం పరిధి అటువంటి సూత్రాలను విడదీయడం లేదా అర్థం చేసుకోవడంస్వల్పమైన యాదృచ్ఛికతను నిరోధించడం పక్కన పెడితే భాష సాధ్యమైనంతవరకు క్రమబద్ధీకరించబడిన పద్ధతిలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి భాషావేత్తలు అనుసరించే విభిన్న విధానాలు ఏమిటి మేము దాని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడదామా కానీ మళ్ళీ నేను చెప్పినట్లుగా ఈ ప్రత్యేక అధ్యాయంను చాలా క్లుప్తంగా మరియు చాలా సులభంగా ఉంచుతాను సింటాక్టిక్ ఫోనోలాజికల్ మరియు మోర్ఫోలాజికల్ టైపోలాజీ కోసం నేను చేసిన దానికి భిన్నంగా అది నా కోర్సు యొక్క ప్రధాన దృష్టి మరియు ఈ రెండు సెమాంటిక్ టెక్నాలజీ మరియు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీకి సంబంధించి నేను మీకు చాలా క్లుప్త సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను మరియు చివరికి మీరు అధునాతనమైన కోర్సు తరువాత తీసుకోవచ్చు కాబట్టి నేను ఇప్పుడే ప్రస్తావించినట్లుగా ప్రాగ్మాటిక్స్ టైపోలాజీల విషయానికొస్తేపెద్ద వారితో సహా కొత్త తరం భాషావేత్తలు చాలా మంది వైరుధ్య విధానం అభివృద్ధికి దోహదపడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు మరియు ఈ వైరుధ్య విధానం చివరకి ప్రాగ్మాటిక్ టైపోలోజి విభాగం గా పిలవబడుతుంది ఈ విభాగం ఏంటి అని ప్రశ్న అడిగితే ఇంత వరకు మనం తెలుసుకున్నది చెప్పవచ్చు కాబట్టి అది అడిగే అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే అది అనేక విభిన్న స్థాయిలు లేదా భాగాలను కలిగి ఉంటుంది అని ఇది ముఖ్యమైన ప్రశ్న కాకపోతే నేను ముఖ్యమైన వాటిలో ఒకటి చెబుతాను మాకు ఒక విషయంను తెలియజేయండి ప్రాగ్మాటిక్ టైపోలాజీ యొక్క నేపథ్యం అర్థాన్ని ఉపయోగించడం అందుకే నేను సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని ఒక అధ్యాయంలో ఉంచాలనుకుంటున్నాను ఎందుకంటే చర్చలకు సంబంధించినంత వరకు విభాగంకు సంబంధించినంత వరకు చాలా కలయిక ఉంది కాబట్టి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అవ్యక్తమైనది మరొకటి మరొకటి ఖచ్చితమైన బాషా భాగాల అర్థం మీరు ప్రాగ్మాటిక్ టైపోలాజీ మాట్లాడుతున్నప్పుడు అవ్యక్తమైన మరియు ఖచ్చితమైన బాషా భాగాల అర్థం చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు అవ్యక్తమైన మరియు స్పష్టమైన బాషా భాగాలు చెప్పినప్పుడు భాషా నిర్మాణంలో కాకుండా భాషా వినియోగంలో అని అర్థం కాబట్టి వివిధ రకాలుగా విభిన్న సంస్కృతులు భాషకు సంబంధించినంతవరకు విభిన్న రకాల ఉపయోగాలను కలిగి ఉంటాయి మరియు సెమాంటిక్ టైపోలాజీలో ఇప్పటికే ఒక భాగమైన అర్థాల యొక్క అవ్యక్త మరియు స్పష్టమైన బాషా భాగాల అర్థం యొక్క నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు ప్రాగ్మాటిక్స్ పరిశోధనలో నిమగ్నమై వున్నారు కాబట్టి ప్రాగ్మాటిక్ టైపోలాజీ యొక్క ఈ ముఖ్యమైన ఇతివృత్తాన్ని దృష్టిలో ఉంచుకుని క్రాస్ లింగ్విస్టిక్ డెఫినిషన్ను ఎలా వివరించాలి అనేది ప్రశ్న కాబట్టి ఇది ఒక సందేశం మరియు ప్రశ్న ఏమిటి క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను ఎలా నిర్వచించాలి కాబట్టి ప్రాగ్మాటిక్స్ టైపోలాజికల్ పరిశోధనలో ఇది ఒక గమ్మత్తైన వ్యవహారం కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలు కాబట్టి చర్చ మొత్తం ఈ సంబంధిత ప్రశ్న చుట్టూ తిరుగుతుంది కాబట్టి చాలా జీవన విధానంలు ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది వ్యక్తులు ఉన్నారు మేము ఇప్పుడే చర్చించాము ఆన్టోజెని కొన్ని ఫైలోజెని లను పునశ్చరణ చేస్తుంది కాబట్టి ఇది భాష యొక్క వ్యక్తిగత ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది ఇది చివరికి పెద్ద నిర్వచనానికి దారి తీస్తుంది ఇది చివరికి భాషా వినియోగంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది కాబట్టి ఆ ఆలోచనను దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రపంచంలో మనకు చాలా రకాల సంస్కృతులు ఉన్నాయని మరియు చాలా మంది వ్యక్తిగతంగా ఉన్నారని గుర్తుంచుకోవడం లాంటిది కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను ఎలా లెక్కించాలి మరియు ఇది ప్రాగ్మాటిక్ టైపోలాజీ ఒక భాషా విభాగంలో అడిగే అత్యంత సంబంధిత ప్రశ్నలలో ఇది ఒకటి కాబట్టి యాంకరింగ్ పరికరాలు మరియు వ్యూహాల టైపోలాజీకి వాస్తవిక అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇది జెఫ్ వాచెరిన్ అడిగే మరొక ప్రశ్న కాబట్టి ఇదే ప్రశ్నను వేరే విధంగా అడగవచ్చు ఏవైనా వాస్తవిక అవకాశాలు ఉన్నాయా అవి యాంకరింగ్ పరికరాలు మరియు వ్యూహాల యొక్క టైపోలాజీకి అవకాశాలు కాబట్టి ఇవి జెఫ్ అడిగే ప్రశ్నలు బహుశా నేను ఇక్కడ సూచనను క్లుప్తంగా వ్రాస్తాను కాబట్టి మనం ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటేఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అనేది ఇక్కడ సమస్యగా వుంది ఈ ప్రశ్నను గుర్తించడానికి మీకు నిజంగా అనేక మార్గాలు వున్నాయి భాషా వినియోగానికి సంబంధించినంతవరకు అవ్యక్తమైన మరియు ఖచ్చితమైన బాషా భాగాలను కలిగి ఉన్న అర్థం గురించి మీరు ఆలోచించవచ్చు కానీ ఇది అధ్యయనం చేయడానికి చాలా అనుభావిక డేటా అవసరం ఉంది మరియు అధికారిక టైపోలాజీకి చేసే విధంగా ఈ నమూనాను పరిమితం చేయకూడదు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీకి సంబంధించినంతవరకు ఇది మంచిది కాదు ఈ ప్రశ్నను సంప్రదించడానికివచేరిన్ అడిగే రెండు కీలక ప్రశ్నలను తెలుసుకోవాలి కానీ అంతకు ముందు అతను ఈ ప్రశ్నలను పరిశీలించడానికి లేదా ఈ దృక్కోణం నుండి సంప్రదించడానికి రెండు పద్ధతులను చర్చించాడు అయితే దానికి ముందు మనం ప్రాగ్మాటిక్స్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం కాబట్టి మేము అవ్యక్తమైన మరియు ఖచ్చితమైన బాషా భాగాల గురించి మాట్లాడినప్పుడు దానికి ముందు ప్రాగ్మాటిక్స్ అంటే ఏమిటి మరియు ప్రాగ్మాటిక్స్ భాషా విభాగముగా ఎలాంటి సమాచారాన్ని తెలియజేస్తుందో అర్థం చేసుకోవాలి ఇది నిజంగా ప్రాగ్మాటిక్స్ సంబంధించినంతవరకు పరిశోధన యొక్క ఇంటర్ డిసిప్లినరీ ఏరియా కాబట్టి ఇది ఒక పెద్ద L తో భాష యొక్క తదుపరి భాష యొక్క అభిజ్ఞాత్మక భాగాలు సామాజిక మరియు సాంస్కృతిక శాస్త్రం కాబట్టి ఇది అభిజ్ఞాత్మక భాగాలు సామాజిక భాగాలు మరియు సాంస్కృతిక భాగాలను కలిగి ఉందని పరిగణనలోకి తీసుకుంటే ఇది ప్రధానంగా కమ్యూనికేషన్లో మానవ భాష యొక్క విభాగంలో ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ రెండు ప్రశ్నలను వాచెరిన్ యొక్క సమగ్ర దృక్పథం సమగ్ర పద్ధతి నుండి లేవనెత్తిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది దాని యొక్క సాంస్కృతిక అంశం సామాజిక అంశం విశ్లేషణాత్మకమైన అంశం గురించి మాకు కొన్ని సలహాలను అందించాలి కాబట్టి ఈ విభాగంలో ప్రతిదాని నుండి గుర్తించే బదులు లేదా దానిని లక్ష్యంగా చేసుకునే బదులు మేము ప్రాగ్మాటిక్స్ అనే విస్తృతంగా భావించిన క్షేత్రంనుకు వెళ్తాము కాబట్టి ఈ విస్తృతంగా రూపొందించబడిన విభాగమునకు అనేక ఇతర బాషా విభాగంలో కూడిన అంశాలును కలిగి ఉంటుంది కాబట్టి మరియు దానిని దృష్టిలో ఉంచుకుని మేము ఆలోచించడానికి వాచెరిన్ ఏమి సూచిస్తాడో పరిశీలించడానికి ప్రయత్నిస్తాము లేదా ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని కొత్త విభాగముగా పరిగణించమని చెబుతాము కాబట్టి వాచెరిన్ ఆలోచన ఏమిటంటే నేను ఇక్కడ పేర్కొన్న ఈ రెండు ప్రశ్నలను మీరు చూసుకున్నట్లయితే ప్రాగ్మాటిక్స్ టైపోలాజీలో క్రాస్లింగ్విస్టిక్ సాధారణీకరణను ఎలా నిర్వచించాలి ఆపై రెండవది యాంకరింగ్ పరికరాలు మరియు వ్యూహాల టైపోలాజీకి ఏవైనా వాస్తవిక అవకాశాలు ఉన్నాయా పద్ధతి ఏమిటి యంత్రాంగం ఏమిటి సెమాంటిక్ టైపోలాజీ కోసం సెమాంటిక్ మార్పు యొక్క కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయని మనం చూశాము కాబట్టి సంపూర్ణ అంతర్లీనత ఉనికిలో లేనట్లయితే దాని యొక్క చిక్కులను మనం కనుగొనాలి లేదా పోలికల లో అవ్యక్తత్వంను కనుగొనాలి కాబట్టి సంపూర్ణం అని ఏదీ లేదు అతను చెప్పే రెండవ విషయం కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఈ ప్రశ్నల కోసం అతను త్రి డైమెన్షనల్ మాట్రిక్స్ను ప్రతిపాదించాడు కాబట్టి అర్థానికి సంబంధించినంతవరకు సంపూర్ణ అవ్యక్తత అని ఏమీ లేదని అతను సూచించే మొదటి విషయం కాబట్టి భాషా వినియోగం ద్వారా స్పష్టంగా చెప్పబడేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మీరు ఇలా కనుగొనలేరు మొత్తం అర్థం ఇక్కడ అంతర్లీనంగా ఉందని మీరు చెప్పలేరు మరియు అది ఒక నిర్దిష్ట పదబంధం లేదా పదం ఎలా ఉపయోగించబడిందో మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి అది ప్రాగ్మాటిక్స్లో పని చేయదు ఆపై రెండవ విషయం ఏమిటంటే అతను స్పష్టంగా సూచించే రెండవ మాట్రిక్స్ స్పష్టత మరియు తరువాతది అంతర్లీనత కాబట్టి ఇవి సంపూర్ణ వ్యతిరేకతలు లేవు నేను ఒక పదానికి చాలా సరళమైన ఉదాహరణను తీసుకుందాం అని చెప్పినప్పుడు చిత్రాన్ని చెప్పుకుందాం కాబట్టి చిత్రం ఇది స్పష్టమైన అర్థాన్ని కలిగి ఉంది మరియు కొంత మంది అవ్యక్తమైన అర్థం కూడా ఉందని చెప్పారు కాబట్టి నేను చిత్రాన్ని చెప్పినప్పుడు నా కళ్ల ముందు ఏదో ఒక విషయాన్ని ఊహించుకోగలను కాబట్టి నేను ఒక చెట్టు యొక్క చిత్రం లేదా ఒక పండు యొక్క చిత్రం లేదా ఒక ఇంటి చిత్రాన్ని అనుకోవచ్చు కాబట్టి నేను నిజంగా ఏదో ఊహించగలను కాబట్టి ఇవి స్పష్టమైన ప్రాతినిధ్యం లేదా పద చిత్రం యొక్క స్పష్టమైన వివరణ కానీ ఇప్పుడు మనం వ్యవహారికమైన టైపోలాజికల్ దృక్కోణం నుండి ప్రశ్న అడిగితే మనం దానిని చెప్పగల మార్గం ఏదైనా ఉందా లేదా దానితో ఏదైనా అవ్యక్తంగా సంబంధం కలిగి ఉందని మనం కనుగొనగలమా మనకు నిజంగా ఇది సరైన ఉదాహరణ కాకపోవచ్చు అని నాకు తెలియదు కానీ ప్రాగ్మాటిక్స్ యొక్క టైపోలాజికల్ ప్రశ్నలకు సంబంధించినంతవరకు మరియు మీరు ఏదైనా భాషాపరమైన భాగం యొక్క అవ్యక్త మరియు స్పష్టమైన అర్థాలను పోల్చినట్లయితే అంటే అవి వాస్తవానికి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం కాదు కాబట్టి అవ్యక్తత మరియు స్పష్టత మీరు వాటిని రెండు వ్యతిరేక దిశలలో ఉంచలేరు ఎందుకంటే ఖచ్చితంగా అవ్యక్తంగా ఏమీ లేదు పూర్తిగా అవ్యక్తమైనది ఏదీ లేనందున అది సంపూర్ణ స్పష్టమైన దానికి వ్యతిరేకం ఎలా అవుతుంది మీరు పుస్తకం పుస్తకం అని చెప్పినప్పుడు అర్థాలు ఖచ్చితంగా స్పష్టంగా ఉండే కొన్ని పదాలు ఉన్నాయి మీరు సులభంగా గుర్తించవచ్చు ఒక పుస్తకాన్ని దృశ్యమానం చేయవచ్చు లేదా ఇలా సంభావితం చేయవచ్చు కాబట్టి దాని గురించి స్పష్టంగా ప్రతిదీ ఉంది ఖచ్చితంగా అవ్యక్తమైనది అని ఏదీ లేదు మనం గుర్తించలేము అవ్యక్తత మరియు స్పష్టత పని చేయని ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమని మనం చెప్పలేము కాబట్టి అది రెండవ విషయం మూడవ విషయం అవ్యక్తత యొక్క గుర్తుల స్పష్టత యొక్క స్థాయి లేదా అవ్యక్తత యొక్క లక్షణాలు లేదా ట్రిగ్గర్లు వాస్తవానికి స్పష్టంగా చెప్పని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించబడతాయి ఇది చాలా గమ్మత్తైనది కాబట్టి వచేరిన్ ప్రతిపాదించిన 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ లో మూడవది "a" అనేది అవ్యక్తత మరియు తరువాత స్పష్టమైన కలయిక అంటే మీరు అవ్యక్తత మరియు స్పష్టత గురించి ఆలోచించినప్పుడు అవ్యక్తత యొక్క గుర్తుల యొక్క స్పష్టమైన స్థాయిని వచేరిన్ చెబుతారు అంటే అవ్యక్తతకు నిర్దిష్ట గుర్తులు ఉంటాయి మరియు ఈ గుర్తులు ప్రాథమికంగా స్పష్టంగా ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాలలో ఈ గుర్తులను లేదా మనం దానిని ట్రిగ్గర్స్ పిలువవచ్చు కాబట్టి ఈ ట్రిగ్గర్లు లేదా గుర్తులు అవి అనుమితి ప్రక్రియల నుండి వచ్చినవి మరియు అవి ఏ విధమైన అనుమితి ప్రక్రియలు అవి స్పష్టంగా చెప్పని అర్థాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి కాబట్టి స్థిరంగా ఏమీ లేదు దాని గురించి ప్రామాణికం ఏమీ లేదు కాబట్టి అవి అస్థిరమయినవి ఇది పరిస్థితిని బట్టి మారవచ్చు కాబట్టి మీరు అవ్యక్తత యొక్క గుర్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ప్రాథమికంగా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోవలసిన రెండు పదాలు ఒకటి అవ్యక్తమైనది మరియు స్పష్టమైనది కాబట్టి నేను చెప్పినదానిని మీరు పాటించగలరో లేదో నాకు తెలియదు కాబట్టి నేను దానిని మీ కోసం సంగ్రహంగా చెప్పబోతున్నాను వాచెరిన్ చేసే మొదటి దావా ఏమిటంటే ప్రాగ్మాటిక్స్ టైపోలాజీలో అర్థానికి సంబంధించినంతవరకు ఖచ్చితంగా అవ్యక్తంగా ఏమీ లేదు అది స్పష్టంగా ఉంది కాబట్టి అంటే ఏ భాషా అధ్యాయంలోనూ 100 శాతం అవ్యక్త వివరణ పని చేయదు స్పష్టంగా ఏదో ఒక భాగం ఉండాలి కాబట్టి ఏది ఎక్కువ ఏది ఎక్కువ ప్రాముఖ్యమైనది అస్పష్టత మరింత ప్రముఖమైనది ఎందుకంటే సంపూర్ణ అవ్యక్తం అని ఏమీ లేదు మాట్రిక్స్ లోని రెండవ డైమెన్షన్ అవ్యక్తమైన మరియు ఖచ్చితమైన బాషా భాగాల గురించి తెలియజేస్తుంది ఇవి సంపూర్ణంగా విరుద్ధమైనవి కాదు స్పష్టత ఖచ్చితంగా ఉంటుంది అవ్యక్తత్వం ఖచ్చితంగా ఉండదు అవ్యక్తత మరియు స్పష్టత మధ్య అసమతుల్యత ఉన్నందున మీరు పని చేయని ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేక పదంలో ఉంచలేరు మూడవది అన్ని రకాల అవ్యక్తతలకు నిర్దిష్ట మార్కర్లు లేదా ట్రిగ్గర్లు ఉంటాయి మరియు ఈ మార్కర్లు స్పష్టమైన గుర్తులు కాబట్టి దీని కారణంగా ఏదీ పూర్తిగా అంతర్లీనంగా ఉండదు మరియు ఈ గుర్తులు చాలా అస్థిరమైనవి అవి స్థిరంగా లేవు మీరు దానిని కనుగొనలేరు భాష అంతటా భాషా దృగ్విషయం అంతటా కనిపించే ఒక నిర్దిష్ట మార్కర్ ఉన్నట్లు మీరు కనుగొనలేరు అది పని చేయదు కాబట్టి అవ్యక్తమైన మరియు ఖచ్చితమైన బాషా భాగాల అర్థం గురించి తెలుసుకోవటం కోసం వచేరిన్ ఈ మూడు డైమెన్షన్స్ ని ప్రతిపాదించాడు కానీ వాటి గురించి మనం తెలుసుకునే ముందు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ రకమైన ప్రయత్నం భాషా నమూనాలో వివరణ చేయడంలో సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారా లేదా అది ఉపరితలంగా ఉన్నట్లు అనిపిస్తుందా అని తెలుసుకోవాలి ఆపై భాషా ప్రాగ్మాటిక్స్ యొక్క కొన్ని ప్రాథమిక భావనల యొక్క కొంత సంబంధానికి సంబంధించి కూడా ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ యొక్క రూపాన్ని ఊహించడం సాధ్యం కాదు మీరు దానిని భాషాశాస్త్రంతో పోల్చినప్పుడు లెవిన్సన్ యొక్క ప్రాథమిక సూత్రాలను మనం సరిగ్గా చూద్దాం ప్రాగ్మాటిక్స్ యొక్క లెవిన్సన్ పదాలలో మీరు ప్రాథమిక పద్ధతి నుండి సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఈ రకమైన విధానం ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారా అది చర్చకు ఒక వైపు ఉన్న ఒక మార్గం ఇప్పుడు మనం చాలా వివరంగా చెప్పుకోవటం లేదు అయితే అర్థం యొక్క అంతర్లీనత మరియు స్పష్టమైన విషయానికి సంబంధించినంతవరకు భాషా వినియోగాన్ని బట్టి భాషాపరంగా ఒక శాంప్లింగ్ని గీయమని చెప్పడం అంత తేలికైన పని కాదని గుర్తుంచుకోండి దీనితో సాధ్యమయ్యే సవాళ్లు ఏవి లేదా సాధ్యమయ్యేవి ఏమిటో తెలుసుకోవడానికి ప్రాగ్మాటిక్స్ టోపోలాజిస్ట్లు ఈ విభాగములోని కీలక అంశాలను అర్థం చేసుకోవడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అలాగే చర్చకు సంబంధించినంతవరకు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీకి శాంప్లింగ్ను ఎదుర్కోవటం ఒక పెద్ద సవాలు ఇప్పుడు క్రింద ఇవ్వబడిన వాచెరిన్ ప్రశ్నలను అనుసరించడం వలన మేము ఈ రెండు పెద్ద పదాలను కలిగి ఉన్నాము మరియు అర్థం యొక్క స్పష్టత ప్రాగ్మాటిక్స్ టైపోలాజీలో నమూనాను రూపొందించడం పనిని మరింత కష్టతరం చేస్తుంది అది ప్రశ్న మన చేతిలో ఉన్న సవాలు అయితే ఈ రకమైన ప్రశ్నలకు పరిష్కారం కనుగొనడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం చూస్తాము మరియు ప్రజలు దానిపై పని చేసారు మరియు తరువాత ప్రాగ్మాటిక్స్ పరిశోధన వినియోగ కేంద్రీకృతమైనది లేదా విధుల కేంద్రీకృతమైనదిగా పరిగణించి వారు వివరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు వివరణాత్మక విధానాన్ని అనుసరించే ఏదైనా విభాగము చాలా అనుభావిక డేటాతో వ్యవహరించాలి మరియు ఈ అనుభావిక డేటా పద్దతి మరియు పరిశోధనలో దాని స్వంత సవాళ్లను తెస్తుంది కాబట్టి తదుపరి సెషన్లో నేను ఏమి చేస్తాను అంటే భాషావేత్తలు అర్థం చేసుకోవడానికి లేదా ప్రాగ్మాటిక్స్ టైపోలాజీలో క్రాస్లింగ్విస్టిక్ సాధారణీకరణలను రూపొందించడానికి ఉపయోగిస్తున్న విభిన్న పద్ధతులు ఏమిటి మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి అని నేను కనుగొంటాను కాబట్టి వారు నమూనా పరిమాణం గురించి మాట్లాడుతున్నప్పుడు కొంత సవాలు ఉండాలి కాబట్టి ప్రాగ్మాటిక్స్ పరిశోధనను కలిగి ఉన్న విభిన్న ప్రామాణిక ప్రక్రియలు ఏమిటి మరియు ఇది కూడా నిర్దిష్టంగా ఎందుకు సమస్యగా ఉంది ఈ సాక్ష్యాధార ప్రమాణాలు కూడా సమస్యగా ఉండగల కారణాలేంటి మరియు భాషా శాస్త్రవేత్తలు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీలో క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలతో ముందుకు రావడానికి ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తారు కాబట్టి ఈ ప్రశ్నలు నేను తదుపరి సమావేశంలో చెప్పబోతున్నాను అయితే నేను ఈ అధ్యాయంలో సెమాంటిక్ మరియు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీని ఇప్పుడే ప్రస్తావించాను కాబట్టి నేను ఎక్కువ డేటా ఇవ్వకుండా కొంచెం సంగ్రహణ రూపంలో ఉంచబోతున్నాను కాబట్టి ఇది కేవలం విభాగాల గురించి క్లుప్త పరిచయం మాత్రమే మరియు చివర్లో మీరు సెమాంటిక్ మరియు ప్రాగ్మాటిక్ టైపోలాజీ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటే మీరు తర్వాత అధునాతన కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చు తదుపరి సమావేశంలో ప్రాగ్మాటిక్స్ టైపోలాజీపై చర్చలు ముగియబోతున్నాయి